కాబట్టి మనం మళ్లీ సరళీకృతం చేయగల ఊహ ఏమిటంటే కండక్టర్ చాలా మంచి కండక్టర్ కాబట్టి మనం ఖచ్చితమైన ఎలక్ట్రిక్ కండక్టర్ అని అనుకుందాం మీరు ఈ జ్యామితిని కండక్టర్లో చూస్తే కరెంట్లు ఎక్కడ ఉన్నాయి ఉపరితలం కాబట్టి ఇది ఉపరితల కరెంట్ లను సరిగ్గా సూచిస్తుంది కాబట్టి నేను ఇక్కడే నా ఒక్కటి అయితే ఇది నా అతిశయోక్తి ఇక్కడ μo ఎప్సిలాన్ నాట్ ఇప్పుడు నేను ఉపరితలంపై మాత్రమే కరెంట్ లను కలిగి ఉంటాను కాబట్టి నేను ఇలా గీయగలను కాబట్టి నేను వాటిని Js ప్యూర్ సర్ఫేస్ కరెంట్ అని పిలుస్తాను కాబట్టి Js అప్పుడు ఆ సమగ్రత తగ్గుతుంది ఈ త్రిమితీయ సమగ్రత ఈ 3D సమగ్రానికి తగ్గుతుంది 2D సమగ్ర ఉపరితల సమగ్ర గా మారుతుంది కాబట్టి నేను ఎలెక్ట్రిక్ ఫీల్డ్ E zs Ezin అని వ్రాస్తాను మరియు ఇప్పుడు ఇందులో నేను − Ezin 1jωε0∮∫2G z 2 k2 Jsdz' dϕ' వ్రాస్తాను ఇందులో r భాగం లేదు ఇది డెల్టా ఫంక్షన్గా శోషించబడింది మరియు అది స్వచ్ఛమైన ఉపరితలంగా మారింది కాబట్టి ఇప్పుడు ఇది 2D ఇంటిగ్రల్ నేను చేయగల ఏదైనా ఇతర అంచనా ద్వారా మనం ఈ సమీకరణాన్ని ఇక్కడ ఉపయోగించినప్పుడు r కండక్టర్కు చెందినదిగా ఉండాలి లేకపోతే ఈ సరిహద్దు షరతు సరైనది కాదు కాబట్టి దీన్ని పరీక్షించడానికి నేను నా పరిశీలన పాయింట్ని ఎక్కడ ఎంచుకోగలను అంటే ఈ ప్రశ్నను వ్రాయడం ద్వారా మంచి ఎంపిక ఏది విద్యార్థి ఉపరితలంపై ఉపరితలంపై ఉపరితలంపై ఉన్న సమస్య ఏమిటి విద్యార్థి 0 కాబట్టి నా ఉద్దేశ్యం నేను దీన్ని ఎంచుకోవాలా అంటే మీకు ఇక్కడ ఒక ఎంపిక ఉంది మీరు డాటెడ్ లైన్ పై వై అక్షం ఉంచవచ్చు లేదా మీరు ఉపరితలంపైనే ఉంచవచ్చు విద్యార్థి డాటెడ్ లైన్ డాటెడ్ లైన్ ఉత్తమ ఎంపిక ఎందుకంటే గ్రీన్ ఫంక్షన్ల యొక్క ఏకత్వాన్ని సరిగ్గా నివారించవచ్చు మరియు కండక్టర్ లోపల సరిహద్దు షరతు చెల్లుబాటు అవుతుంది మొత్తం ఫీల్డ్ 0 కాబట్టి మేము సెంటర్ పాయింట్ అక్షాన్ని ఎంచుకుంటాము కాబట్టి మళ్లీ ఇలాగే ఎలా మారుతుందో అతిశయోక్తి డ్రాయింగ్ సరే కాబట్టి ఇది నా పరిశీలన పాయింట్ సరే మరియు R సరే అన్నారు మరియు ఇది ఏమిటి కాబట్టి ఇది ఇక్కడే నా z అక్షం కాబట్టి నేను వ్రాయబోయే R యొక్క నా విలువ ఏమిటి కాబట్టి R అనేది r మరియు rల మధ్య దూరం అని గుర్తుంచుకోండి కాబట్టి ప్రైమ్డ్ కోఆర్డినేట్లు అంటే కరెంట్ పదం దాని Jsr′ కాబట్టి Js ఇక్కడ పైకి క్రిందికి ప్రవహిస్తున్నాయి కాబట్టి అది ప్రైమ్డ్ కోఆర్డినేట్ కాబట్టి మూల బిందువు యొక్క స్థానం ఏమిటి xyz పరిశీలన పాయింట్ 00z స్థానం ఏమిటి ఈ అబ్జర్వేషన్ పాయింట్ నేను డాష్ లైన్లో కుడివైపు ఉండేలా ఎంచుకుంటున్నాను మరియు ఈ పాయింట్లు xyz కానీ నేను ఈ సోర్స్ పాయింట్లు ఉపరితలంపై మాత్రమే ఉండేలా ఎంచుకుంటున్నాను ఎందుకంటే కరెంట్ పూర్తిగా ఉపరితల కరెంట్ కాబట్టి x′2 y′2 z′2 a2 గ్రీన్ ఫంక్షన్లో నేను r మరియు rల మధ్య దూరాన్ని కలిగి ఉన్నాను అందుకే నేను R a2 z z2 అని వ్రాస్తున్నాను కాబట్టి నేను నా పరిశీలన పాయింట్ను పరిష్కరించినట్లయితే ఈ ఇంటిగ్రల్ ఎక్కడికి వెళుతుంది ఇది మొత్తం ఉపరితలంపై మరియు పొడవు 2D ఇంటిగ్రల్ కాబట్టి ఇప్పటివరకు పూర్తిగా క్లియర్ చేయబడింది నేను 2D ఇంటిగ్రల్ను 1D ఇంటిగ్రల్కి తగ్గించగలిగితే అది బాగా కూడా ఉంటుంది విద్యార్థి స్థూపాకారంగా స్థూపాకార సౌష్టవం ఈ సమస్య స్థూపాకార సౌష్టవంగా ఉంటుంది కాబట్టి నేను పరిగణించగలిగే ఈ Js విడివిడిగా పరిగణించాల్సిన అవసరం లేదు మరియు I సరైనది కాబట్టి నేను దీన్ని మరింత చేయగలను స్వచ్ఛమైన ఉపరితల కరెంట్ను పరిగణనలోకి తీసుకునే బదులు నేను ఇక్కడ కేవలం ఫిలమెంటరీ కరెంట్ని మాత్రమే పరిగణిస్తాను కాబట్టి వేరొక చిహ్నాన్ని ఉపయోగించడానికి నేను కొత్త సింబల్ ఉపయోగిస్తాను నేను దీన్ని కొంత Iz′ అని పిలుస్తాను మరియు ఇక్కడ ఉండడానికి నా పరిశీలన పాయింట్ కాబట్టి నా R విలువ కూడా మారదు ఇదే సరైనది కాబట్టి అది ఇక్కడ I కి సమగ్రమైన ఈ ఆకృతిని కూల్చివేస్తుంది మీరు సరిగ్గా చూసుకోగలిగే ఈ స్థిరాంకాలు కనిపిస్తాయి Js మొత్తం ఉపరితలంపై నిర్వచించబడ్డాయి విద్యార్థి సార్ ఇప్పుడు మేము వీటిని అమలు చేయడం ద్వారా విలువను లెక్కించాము వారు లెక్కిస్తున్నారు మేము అక్షం యొక్క కేంద్ర బిందువు వెంట సరిహద్దు షరతు ని అమలు చేస్తున్నాము విద్యార్థి విలువలను కనుగొనడం దేని విలువను కనుగొనడం లేదు నేను కండక్టర్ యొక్క ఉపరితలంపై జీవించడం కొనసాగిస్తున్నాను ఎందుకంటే అది కండక్టర్ ఉపరితలంపై దాని మద్దతుగా ఉంటుంది నేను ఈ సమీకరణాన్ని నా ఎంపిక అయిన పరిశీలన పాయింట్ల వద్ద అమలు చేస్తున్నాను కాబట్టి నేను ఉపరితలంపై ఎంపిక చేసుకోగలను కానీ నేను గ్రీన్ ఫంక్షన్లో నాకు ఏకత్వాన్ని ఇస్తాను నేను బదులుగా సిలిండర్ యొక్క అక్షాన్ని ఎంచుకుంటాను ఎందుకంటే అక్కడ నేను ఎల్లప్పుడూ సున్నా కాని మూలధనం R కలిగి ఉంటాను ఇది మా ఎంపిక మరియు గరిష్ట నొప్పిని నివారించడానికి మేము దానిని ఎంచుకుంటాము ఇప్పుడు ఈ సమీకరణానికి ఏమి జరుగుతుంది కాబట్టి ఈ సమీకరణం −Ezin1jωε0∮ L2L22Gz2k2GI z'dz' Iz'∮Jsdϕ మేము అన్ని కరెంట్ లు పూర్తిగా z దర్శకత్వం వహించినట్లు ఊహిస్తున్నాము దానిలో నిలువుగా స్క్రూ భాగం లేదు ఎందుకంటే ఇది 2D ఇంటిగ్రల్ మరియు ఇది ఇప్పుడు 1D ఇంటిగ్రల్ విద్యార్థి dz ప్రైమ్ కోసం dz ప్రైమ్ ఇప్పటికీ ఉంది కాబట్టి నేను చెప్పేది ఇక్కడేనా ఇది ఒక స్వచ్ఛమైన ఉపరితలం సరైనది మరియు ఇది అన్ని ϕ ల కు సమానం ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ సమీకరణాన్ని చూస్తున్నప్పుడు మీరు కూడా అలానే ఉండవచ్చు నేను మీకు కాన్ఫిగరేషన్ ఇలా ఉందని నేను మీకు చెప్పనట్లయితే మరియు నా దగ్గర ఇది ఉన్నటువంటి సౌష్టవ పరిస్థితిని పరిగణించమని నేను మీకు చెప్పాను దాన్ని మళ్ళీ గీస్తాను ఇది నా కరెంట్ ఇక్కడ ఉంది నేను దీన్ని ఇలా పిలిచాను నేను ఒకసారి పెట్టినా అదే నేను దానిని ఒక లైన్ పరిశీలనకు మరియు కరెంట్ యొక్క ఒక లైన్కు తగ్గించాను ఇది పరిశీలన మరియు ఇది సోర్స్ ఒకసారి నేను దానిని రెండు పంక్తులకు తీసుకువచ్చిన తర్వాత మూలం ఎక్కడ ఉందో పర్వాలేదు ఎందుకంటే ఇక్కడ ప్రతిచోటా నాకు మూలధనం R ఉంది ఇది ఈ రెండింటి మధ్య దూరం కాబట్టి అలాగే ఉండవచ్చు మరియు సోర్స్ ని ఇక్కడ ఉంచండి మరియు ఇక్కడ పరిశీలన చేయండి సరే ఇది ఇక్కడ సుష్ట పరిస్థితి లేదు మేము సోర్స్ ని మరియు పరిశీలనను ఒకే లైన్లో ఉంచడం లేదు మేము ఎల్లప్పుడూ A ద్వారా వేరు చేస్తాము ఇప్పుడు కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్లడం కేవలం భౌతిక శాస్త్రం కాదు గణిత శాస్త్రంకి సమానమైనది సరే భౌతికంగా మీరు ఇంకా ఇలా ఆలోచించవచ్చు మరియు అది మీది అని నేను చెప్పాలి అంటే మన దగ్గర ఉన్న సమగ్ర సమీకరణం ఫలితంగా వచ్చింది ఇక్కడ తుది రూపం ఇది కేవలం ఈ ఇంటెగ్రల్ లను మూల్యాంకనం చేయడంలో సహాయపడుతుంది నా ఉద్దేశ్యం అది పెద్ద విషయం కాదు మేము దానిని ప్రస్తుతం క్లోజ్డ్ ఫారమ్లో లెక్కించేందుకు ముందుకు వెళ్లడం లేదు కానీ ఇది కేవలం సరళీకరణ మాత్రమే z మూలం వెంబడి వెళ్తుంది అవును z అక్షం వెంబడి అన్నింటికీ మరియు పరిశీలన పాయింట్ ఇప్పుడు ఇక్కడ చాలా దూరంలో ఉంది పూర్తిగా సుష్ట పరిస్థితులు ఏ విధంగానైనా మీరు పొందే ఈ సమీకరణాన్ని పాక్లింగ్టన్ Pocklington's యొక్క సమగ్ర సమీకరణం అని పిలుస్తారు కాబట్టి దీనితో ముందుకు వచ్చిన వ్యక్తి పేరు పెట్టారు కాబట్టి ఇప్పుడు ఇది మీకు తెలిస్తే ఏమి జరుగుతుందో మీరు అభినందించవచ్చు నేను చాలా సన్నని కండక్టర్ యొక్క ఊహను చేయలేదు అప్పుడు నేను 1D ఇంటిగ్రల్ ను పొందలేను నేను దానిని ϕ కోఆర్డినేట్ ద్వారా కూడా పరిష్కరించవలసి ఉంటుంది కనుక ఇది ఒక టు డైమెన్షన్ ఇంటిగ్రల్ అప్పుడు నేను అది ఖచ్చితమైన కండక్టర్ కాదని మరింత ఊహిస్తే అప్పుడు నేను ఇకపై ప్రవాహాలు ఉపరితలంపై ఉన్నాయని అంచనా వేయలేను కానీ వాల్యూమ్లో సరిగ్గా నివసిస్తున్నాను కాబట్టి నేను పూర్తి 3D వాల్యూమ్ ఇంటిగ్రల్ని కలిగి ఉన్నాను ఇది సరే పరిష్కరించడంలో చాలా ప్రమేయం ఉంది కాబట్టి మేము ఎందుకు ఉన్నాం నేను మిమ్మల్ని ఇక్కడ సరి అయినవి పరిష్కరించగల సరళమైన సమగ్ర సమీకరణానికి తీసుకువెళుతున్నాను ఇప్పుడు ఈ సమీకరణాన్ని మనం మరోసారి వ్రాస్తాము ఈ − L2L2 I z' Kzz 'dz' Ezi ఈ మొత్తం వ్యక్తీకరణ ఇక్కడ ఉంది 1jωε02G z 2 k2G నేను దానిని కెర్నల్ క్యాపిటల్ K కాబట్టి ఇది ఇక్కడ చిన్న రూపంలో ఉంది కాబట్టి ఇది సమగ్ర సమీకరణం ఇది సమగ్ర సమీకరణాలపై మాడ్యూల్లో లేకపోతే దీనిని ఎలా పరిష్కరించాలో మనం చూశాము కాబట్టి MoMని ఉపయోగించి దాన్ని పరిష్కరించడానికి మొదటి అడుగు ఏమిటి ఈ సందర్భంలో J లేదా Iని కనుగొనడం అనేది కదలికల పద్ధతి లక్ష్యం కాబట్టి దశ 1 ఉంటుంది విద్యార్థి డిస్క్రెటైజ్ డిస్క్రీట్ రైట్ కాబట్టి ఇది నా కరెంట్ L2 నుండి L2 వరకు దీన్ని ఈ విధంగా కత్తిరించండి కాబట్టి I అని చెప్పగలను నేను Iz′ n1NInFnz ఇది కొంత స్థిరమైన విలువను కలిగి ఉందని నేను చెప్పగలను మరియు ఒక రకమైన పల్స్ ఆధారంగా కాబట్టి ఇది పల్స్ రైట్ కాబట్టి నేను ఏమి చేస్తున్నాను నేను పల్స్ ప్రాతిపదికన సరిగ్గా చేస్తున్నాను మరియు మనం ఏమి చేస్తాము తదుపరి దశ ఇది మీ కోసం పునర్విమర్శగా భావించబడే దశ 2 పరీక్ష చేయబడుతుంది విద్యార్థి పరీక్ష డెల్టా ఫంక్షన్ ద్వారా టెస్టింగ్ రైట్ టెస్టింగ్ ద్వారా కాబట్టి గణితశాస్త్రం అంటే ఏమిటి నేను గణితశాస్త్రంలో ఎలా చేయాలి విద్యార్థి ఉపాదించబడింది కాబట్టి z కుడివైపు ఫంక్షన్ల యొక్క ఎడమ చేతి మరియు కుడి వైపు రెండూ నేను δ ని తీసుకోవాలి మరియు ఏ కో ఆర్డినేట్లను సమగ్రపరచాలి dz కాబట్టి అది లేదా అది మీ పల్స్ ఆధారంగా మరియు డెల్టా పరీక్ష సరే నాకు క్రాస్ n సిస్టమ్ ఆఫ్ సమీకరణాలను అందించే అన్ని m కోసం రిపీట్ చేయండి కాబట్టి అది నా దశ 3 పరిష్కారం లేదా In లు కాబట్టి మీరు ఇప్పటికే ఈ సమగ్ర సమీకరణాలను ఇక్కడ అధ్యయనం చేసినందున ఈ భాగం నిజంగా సులభం అని మీరు చూస్తారు ఇప్పుడు మీరు మంచి రకమైన ఆధారం ఫంక్షన్లను సరిగ్గా చేసి ఉండవచ్చు మీరు త్రిభుజాకార ప్రాతిపదికన ఫంక్షన్లను చేసి ఉండవచ్చు మీరు పూర్తి డొమైన్ ప్రాతిపదికన ఫంక్షన్లను పూర్తి చేసి ఉండవచ్చు ఉదాహరణకు ఫోరియర్ సిరీస్ విద్యార్థి ఫోరియర్ సిరీస్ వాస్తవానికి మీరు ఫోరియర్ సిరీస్ ప్రాతిపదికన యాంటెన్నా సమస్యల కోసం ఫోరియర్ సిరీస్ ప్రాతిపదికన ఫంక్షన్లను పూర్తి చేసి ఉండవచ్చు ఎందుకంటే సాధారణంగా తరంగాలు ట్రాన్స్మిషన్ లైన్ నుండి వెనుక వైపు నుండి వస్తున్నందున అవి సైనూసోయిడల్ ఫంక్షన్ల వలె కనిపిస్తాయి ఎందుకంటే ఫోరియర్ సిరీస్ మీకు మెరుగైన కలయికను వేగంగా అందించవచ్చు కాబట్టి అవి ఇప్పటికే సిన్యుసోయిడల్స్ యాంటెన్నా వక్రీకరిస్తుంది కానీ విచలనం ఎక్కువగా ఉండకపోవచ్చు కాబట్టి మీరు ఫోరియర్ సిరీస్తో వేగవంతమైన సమ్మేళనాన్ని పొందేలా చేస్తారు మరియు ఇతరత్రా మరియు పరీక్షించడం కోసం మీరు డెల్టా టెస్టింగ్ చేయవచ్చు లేదా మీరు అదే ప్రాతిపదిక ఫంక్షన్ని సరిగ్గా ఉపయోగించే గేలర్కిన్స్ పద్ధతిని చేయవచ్చు కాబట్టి ఫీల్డ్ అలా ఉంది సాధారణంగా MoM ఏది చేయాలో మీకు చెప్పదు కాబట్టి MoMని ఉపయోగించి దాన్ని పరిష్కరిస్తాం అని చెప్పే పేపర్ లేదా టెక్స్ట్ బుక్ మీకు తెలిసిందని మీరు చూస్తే ఆధారం ఏమిటో మనం అడగాలి పరీక్ష ఏమిటి అని అడగాలి అది ఎల్లప్పుడూ పల్స్ బేసిస్ గా మరియు డెల్టా పరీక్ష సరే కాబట్టి సంఘటన క్షేత్రాన్ని సరిగ్గా ఎలా లెక్కించాలి అనే దాని గురించి మేము ఇప్పటివరకు చాలా వివరంగా మాట్లాడలేదు